జనరలైజ్డ్ అనాలసిస్ మీద ఈ nptel ఉపన్యాసానికి స్వాగతం మేము యాంటెన్నాల యొక్క జనరలైజ్డ్ అనాలసిస్ ను కొనసాగిస్తున్నాము చివరి ఉపన్యాసంలో యాంటెన్నాను విశ్లేషించడానికి కావలసిన సూత్రాలను పోటెన్షియల్ కాన్సెప్ట్స్ ద్వారా కనుగొన్నాము ఇప్పుడు మొదటగా దాని అనువర్తనం ఒకటి చూద్దాము వాస్తవానికి మేము 3 ఉదాహరణలు చుపిస్తాము దీని ద్వారా సాధారణంగా ఉపయోగించే వివిధ రకాల యాంటెన్నాలను చూస్తాము మేము కనుగొన్న అదే పద్ధతుల ద్వారా వాటిని విశ్లేషించవచ్చు మొదటిది ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్ లో రెక్టాంగ్యులర్ ఎపర్చరు మీరు దీన్ని చూడవచ్చు ఇది ఇన్ఫైనైట్ కండక్టర్ ఇక్కడ ఇది ఫైనైట్ గా చూపబడిందికానీ అది ఇన్ఫైనైట్ అని అనుకోండి కాబట్టి ఇన్ఫైనైట్ కోసం సాధారణంగా ప్రతి వైపు కండక్టర్ కనీసం 5 లాంబ్డా పొడవు ఉండాలి కాబట్టి మేము అలా చేస్తే దాని అర్థం ఏంటి అంటే మేము X బ్యాండ్ లో అతి తక్కువ ఫ్రీక్వెన్సీ ని కలిగి ఉంటే మనకు 8 గిగాహెర్ట్జ్ అత్యల్ప ఫ్రీక్వెన్సీ ఉందని అనుకుందాం అది సుమారు 2 5 సెంటీమీటర్లు లాంబ్డా కంటే 5 రెట్లు 11 12 సెంటీమీటర్ల లోపల మనం ఉంచినట్లయితే మేము దానిని ఇన్ఫైనైట్ ఎలక్ట్రిక్ గ్రౌండ్ ప్లేన్ అని పిలుస్తాము మరియు మనకు ఎపర్చరు ఉంటుంది ఇప్పుడు ఎపర్చరు ఏదైనా ఆకారంలో ఉండవచ్చు ఇక్కడ మేము రెక్టాంగ్యులర్ ఎపర్చరు మరియు ఈ ఎపర్చరును తీసుకుంటున్నాము వాస్తవానికి మీరు వీటి ద్వారా స్లాట్ యాంటెన్నాలను విశ్లేషించగల మార్గం ఇది ప్రాథమికంగా మనకు రెక్టాంగ్యులర్ స్లాట్ ఉందని అనుకుందాం కాబట్టి ఇది ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్లో ఎపర్చరు మరియు నేను ఇక్కడ ప్రాథమిక ఎపర్చరు రేఖాచిత్రాన్ని గీయగలను x y ప్లేన్ లో ఎపర్చరు ఉందని అనుకుందాం అది z 0 ప్లేన్ కి సమానం మరియు ఈ పాయింట్ b2 అని మరియు ఈ పాయింట్ a2 అనుకుందాం కాబట్టి దీని అర్థం ఈ పాయింట్ a2 మరియు b2 అవుతుంది కాబట్టి ఎపర్చరు యొక్క సెంటర్ దగ్గర మేము కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ ని తీసుకుంటాము మరియు ఎపర్చరు ఫీల్డ్ యూనిఫామ్ గా ఉంటుందని మేము అనుకుంటాము ఇప్పుడు ఈ విషయం చెల్లుతుంది మనకు ఈ వెడల్పు ఉంటే అంటే అది a తో పోలిస్తే ఆ b చాలా చిన్నది కాబట్టి ఆ సందర్భంలో స్లాట్ లు సాధారణంగా చాలా తక్కువ వెడల్పు గా ఉంటాయి స్లాట్ ఎక్కడ కత్తిరించబడిందనే దాని ఆధారంగా మీరు వేరే ఫీల్డ్ను కూడా ఊహించవచ్చు ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని మీరు చూస్తారు కాబట్టి ఎపర్చరు ఫీల్డ్ అది యూనిఫామ్ అని మేము అనుకుంటాము మరియు స్పష్టంగా ఇక్కడ ఇది y డైరెక్షన్ లో ఉంటుంది మరియు అది యూనిఫామ్ అని అనుకుందాం x y వైవిధ్యం ఉంది కాబట్టి E0 స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇది a2x'≤ a2 కి చెల్లుబాటు అవుతుందని నేను చెప్పగలను మళ్ళీ నేను x y గా అక్షం చూపించినప్పటికీ x' అని వ్రాస్తున్నాను కానీ ఇది నా సోర్స్ కాబట్టి b2≤y'≤ b2 అవుతుంది నేను ప్రైమ్ కోఆర్డినేట్లను ఉపయోగిస్తున్నాను కాబట్టి మేము దీన్ని చేసిన తర్వాత మా తదుపరి దశ సూటిగా ఉంటుంది ఈ సర్ఫేస్ మాగ్నెటిక్ కరెంట్ ఏమిటో మనం కనుగొనవలసి ఉంటుంది అది MS 2ղ x Ea 2azxayE0 a2≤x'≤ a20 b2≤y'≤ b2 మరియు మనకు ఇన్ఫినిటీ గ్రౌండ్ ప్లేన్ ఉన్నందున Js 0 అని మనకు తెలుసు కాబట్టి సర్ఫేస్ సోర్స్ కరెంట్ లను ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్స్ తో మేము కనుగొన్నాము మీరు మీ పాత నోట్స్ ను చూస్తే మీరు దాన్ని సులభంగా తెలుసుకోవచ్చు JS0Nθ0Nφ0 మరియు అక్కడ LθLφ ఉంటుంది MS2E0ax అవుతుంది Lθ∬ b2 to b2 a2 to a2Mxcosθ cosφe టు ది పవర్ jkx'sinθ cosφy'sinθ sinφdx'dy' మరియు ఇప్పటికే MS విలువ 2E0ax అని మనకు తెలుసు కాబట్టి మేము ఈ ఇంటిగ్రేషన్ ని సులభంగా చేయవచ్చు మరియు e టు ది పవర్ jkx'sinθ cosφ' ఇది స్థిరంగా ఉంది ఇది ఇలా అవుతుంది అని మీరు కనుగొంటారు అది sinθ cosφE0absinXXsinYY మరియు Xka2sinθ cosφYkb2sinθ sinφ ఇది రెండు సింక్ ఫంక్షన్ల మల్టిప్లికేషన్ అవుతుంది అదేవిధంగా మనం Lφ 2abE0sinφsinXXsinYY EθjabkE0e jkr2πrsinφsinXXsinYY EφjabkE0e jkr2πrcosθcosφsinXXsinYY అదేవిధంగా Hθ Eφղ HφEθղ అని కనుగొనవచ్చు కాబట్టి మేము చేసిన విశ్లేషణ నుండి మీరు సులభంగా గ్రహించగలరని మేము కనుగొన్నాము మీరు ఫార్ ఫీల్డ్ Eθ Eφకాంపోనెంట్ మరియు HθHφకాంపోనెంట్ మరియు మేము ఇప్పుడు రేడియేషన్ నమూనాలను కనుగొనవచ్చు కాబట్టి మా వాస్తవ ఎపర్చరు ఫీల్డ్ y డైరెక్టడ్ అయినందున ప్రిన్సిపాల్ ప్లేన్స్ ని నిర్వచించవచ్చు ప్రిన్సిపాల్ ప్లేన్స్ అనేవి ఒకటి E ప్లేన్ దానిని y z ప్లేన్ అని పిలుస్తాము అది ఏమిటంటే φπ2ఇప్పుడు X మరియు Y విలువలను చూద్దాము ఇప్పుడు X0Ykb2sinθ EθjabkE0e jkr 2πrsinYY Eφ0 కాబట్టి ప్రిన్సిపాల్ ప్లేన్ లో మీకు E లేదు కాబట్టి మీరు దీన్ని సాధారణీకరించవచ్చు ఇది వాస్తవానికి స్థిరంగా ఉంటుంది మరియు ఈ కాంపోనెంట్ మరియు ఈ ఫీల్డ్ యొక్క పరిమాణాన్ని తీసుకుంటే ఈ కాంపోనెంట్ వెళుతుంది సాధారణంగా ఇది sinc Y రేడియేషన్ ప్యాటర్న్ ని E ప్లేన్ లో ప్రవేశపెడితే అది ఫీల్డ్ రేడియేషన్ ప్యాటర్న్ అవుతుంది పవర్ రేడియేషన్ ప్యాటర్న్ దీనికి స్క్వేర్ గా ఉంటుంది ఒకవేళ నేను సాధారనీకరిస్తే దాని అర్థం ఏమిటంటే నేను భాగిస్తే ఇది sin ఫంక్షన్ అవుతుంది అంటే ఇది Y ఈ విలువ 0 వద్ద ఒకటిగా ఉంటుంది అక్కడి నుండి sinc ప్యాటర్న్ ఇది పైకి వెళుతుంది అని మీకు తెలుసు నేను మాగ్నిట్యూడ్ని తీసుకుంటున్నాను ఇది పాజిటివ్ గా తీసుకుంటున్నాను కాబట్టి ఆ పాయింట్లు ఎక్కడ ఉన్నాయి ఈ పాయింట్ π 2π మొదలైనవి మరియు నేను తరువాత H ప్లేన్ నమూనాను గీయడానికి ప్రయత్నిస్తాను అప్పుడు మేము వివిధ బీమ్విడ్త్లను విశ్లేషిస్తాము అది ఇక్కడ నుండి కనుగొనవలసి ఉంటుంది కాబట్టి ఇది E ప్లేన్ ఇప్పుడు H ప్లేన్ ప్యాటర్న్ ఏమిటి కాబట్టి H ప్లేన్ ఖచ్చితంగా మరొకటి అంటే ఆ ప్రిన్సిపాల్ ప్లేన్ φ 0 కి సమానం X ka2sinθ Y0 మరియు Eθ0EφjabkE0e jkr2πrcosθsinYY అది ఇలా అవుతుంది ఇప్పుడు స్పష్టంగా ఇది సింక్ ఫంక్షన్X ka2sinθ అని ఇవ్వబడింది ఒకవేళ మీరు ఫ్లాట్ చేస్తే ఈ సింక్ వేరియేషన్ అనేవి cosθ వేరియేషన్ కంటే చాలా వేగంగా ఉంటుంది సాధారణంగా ప్రజలు Eφcosθ లాగా ఫ్లాట్ చేస్తారు కాబట్టి θ 0 కి సమానం అయినప్పుడు ఇది మీకు రెండు విషయాలను ఇస్తుంది కానీ నిజంగా దీనిని ప్రవేశపెడితే ఇది సింక్ వంటి ఫంక్షన్ అవుతుంది స్పష్టంగా θ విలువ మీరు ఇవ్వగలిగితే ఇది X కి సంబంధించినది మరియు మళ్ళీ ఇది ఒకటి మరియు ఇది π ఇది 2π అవుతుంది ఇప్పుడు ఈ E ప్లేన్ నమూనాను మరింత దగ్గరగా చూస్తే నల్ ఎక్కడ సంభవిస్తాయో చూద్దాం ఎందుకంటే Y వద్ద ప్రధాన భీమ్ అనేది 0 వద్ద గరిష్టీకరించబడుతుంది దాని అర్థం ఏమిటంటే బ్రాడ్ సైడ్ లో z0 అవుతుంది E ప్లేన్ ప్యాటర్న్ ని మళ్లీ ఒక్కసారి చూద్దాం నల్ అనేది kb2sinθnnπn123 వద్ద సంభవిస్తుంది θn విలువ ఏమిటి అంటే నేను E ప్లేన్ అని చెప్పగలను ఇక్కడ ఈ Y కి అనుగుణంగా ఈ n వస్తోంది అప్పుడు ఈ θn విలువ ఏమిటి θnsin 12nπkbsin 1nλb ఇది రేడియన్ లో ఉంటుందని గుర్తుంచుకోండి కాబట్టి సాధారణంగా b లను లాంబ్డా కంటే చాలా పెద్దదిగా తీసుకుంటారు వాస్తవానికి ఆచరణ లో ఏదైనా యాంటెన్నా కోసం పొడవు చాలా లాంబ్డాలు గా ఉండాలనిఎప్పుడూ మీరు చెప్పారు లేకపోతే మీరు ఇంటర్ఫేరెన్సు పాటర్న్ ను పొందలేరు కాబట్టి లాంబ్డా కంటే b చాలా పెద్దదని మేము అనుకోవచ్చు కాబట్టి రేడియన్లో θn nλb అని సుమారుగా చెప్పగలను నల్ టు నల్ భీమ్విడ్త్ ఏమిటి నల్ టు నల్ భీమ్విడ్త్ 2θn2λbమొదటి నల్ n1 వద్ద ఏర్పడుతుంది దీనిని డిగ్రీ లోకి మారిస్తే 114 6λb అవుతుంది హాఫ్ పవర్ భీమ్విడ్త్ ని కనుగొనవచ్చు మొదటగా హాఫ్ పవర్ ఎక్కడ ఏర్పడుతుందో కనుగొనాలి హాఫ్ పవర్ అనేది ఎక్కడో ఒకచోట θ కి అనుగుణంగా ఏర్పడుతుంది దానిని మనం θ3dB అని పిలుద్దాం హాఫ్ పవర్ పాయింట్ అనేది kb2sin θ3dB1 391 ఇది సింక్ ఫంక్షన్ నుండి మనకు తెలుసు sinc1 707 అవుతుంది ఇది నాకు తెలుసు అందుకే నేను 1 391 గా వ్రాశాను అక్కడి నుండి మీరు హాఫ్ పవర్ భీమ్విడ్త్ ని రాస్తారు అది HPBW2θ3dB2sin 10 6sin 10 లాంబ్డా పరంగా మీకు b తెలిస్తే మీరు దీన్ని సులభంగా తెలుసుకోవచ్చు మొదటి సైడ్ లోబ్ మాక్సిమా ఎక్కడ ఏర్పడుతుంది నేను దానిని రాస్తాను సింక్ ఫంక్షన్ కోసం ఈ విలువ మనకు తెలుసు దాని విలువ kb2sin θS4 494 అవుతుంది ఇక్కడి నుండి మొదటి సైడ్ లోబ్ మాక్సిమా 2θS2sin 11 43λbc అవుతుంది కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదటి సైడ్ లోబ్ లెవెల్ అంటే ఇది బీమ్విడ్త్ అని మీరు చూస్తారు ఇక్కడ ఉండే ఈ గరిష్ట విలువని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము దానిని మొదటి సైడ్ లోబ్ లెవెల్ అంటారు స్పష్టంగా ఇది ఒకటి ఒకవేళ నాకు ఈ విలువ తెలిస్తే నేను దీనిని తెలుసుకుంటాను మొదటి సైడ్ లోబ్ లెవెల్ I EθsIIEθIθ0sin4 4944 4940 217 13 26dB అవుతుంది దీనికి బదులుగా ఇది సైడ్ లోబ్ లెవెల్ యొక్క ఖచ్చితమైన విలువ కానీ కొన్నిసార్లు సుమారుగా ప్రజలు ఈ విలువను ఉంచడానికి బదులుగా సైడ్ లోబ్ డెల్టా తీటా అని చెబుతారు కొన్నిసార్లు ప్రజలు సింక్ ఫంక్షన్ యొక్క న్యూమరేటర్ విలువ గరిష్టంగా ఉంటుందని చెప్పారు అంటే మీరు చూడగలిగేది న్యూమరేటర్ విలువ ఇది చాలా మంచి వ్యక్తీకరణ కానీ సింక్ ఫంక్షన్ యొక్క న్యూమరేటర్ గరిష్టంగా ఉన్నప్పుడు సుమారుగా θs వస్తుందని ప్రజలు చెబుతారు సింక్ యొక్క ఈ విలువ వద్ద మీరు మాత్రమే పొందుతారని మేము చూశాము కానీ ఇది నిజము కాదు అది kb2sinθsappr3π2 వద్ద గరిష్టంగా సంభవిస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు SLL 1 3π 2 గా మారుతుంది మరియు అది 0 212 అని చెప్పవచ్చు అది 13 47dB అవుతుంది అంతిమంగా చాలా తేడా లేదు ఒకటి 0 217 మరొకటి 0 212 అందుకే 13dB గా తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ 13dB ఎలా ఉంటుందో ఇక్కడ మీరు ఊహించవచ్చు ఈ మైనస్ 13dB విషయం మీకు గుర్తుందా వాస్తవానికి యూనిఫామ్ అర్రే లో మేము మొదటి సైడ్ లోబ్ లెవెల్ ని చూశాము మనకు 8 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ సంఖ్య ఉంటే లెవెల్ ఎల్లప్పుడూ 13 dB డౌన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అదే విషయం చెబుతాను ఎందుకంటే వాస్తవానికి ఈ ఎపర్చరు వద్ద నాకు యూనిఫామ్ ఇల్యూమినేషన్ ఉంది మరియు వాస్తవానికి ఇది ఎర్రర్ సిద్ధాంతం వలె సోర్సెస్ అనేవి డిస్ట్రిబ్యూటెడ్ సోర్సెస్ లాంటిదని నేను చెప్పాను కానీ వాటి నుండి యూనిఫాం ఇంటర్ఫియరెన్స్ ఈ ప్యాటర్న్ ను ఇస్తుంది కాబట్టి ఈ ప్యాటర్న్ మరియు యూనిఫామ్ అర్రే ప్యాటర్న్ దాదాపు అవి సమానంగా ఉంటాయి వ్యక్తీకరణ పరంగా కూడా మేము నిరూపించగలిగాము కాబట్టి ఇదంతా E ప్లేన్ గురించి ఇప్పుడు H ప్లేన్ ని చూద్దాం H ప్లేన్ ని మీరు సులభంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ నిబంధనలన్నీ ఒకే విధమైన వ్యక్తీకరణలుగా ఉంటాయి ఎందుకంటే ఫంక్షన్ ఒకేలా ఉంటుంది ఎందుకంటే x మరియు y మాత్రమే పరస్పరం మార్చుకుంటాయి అందుకే ఈ వ్యక్తీకరణలో b ఎక్కడ వస్తోంది అక్కడ a తో భర్తీ చేస్తారు అప్పుడు మీరు ఈ విషయాలను పొందుతారు కానీ వాస్తవానికి మనం గీసిన రెండు ప్యాటర్న్ E ప్లేన్ ఇదే మరియు ఇక్కడ H ప్లేన్ ప్యాటర్న్ మేము కాస్ తీటా ఉంది కాబట్టి మీరు కాస్ తీటాను పరిగణిస్తే అప్పుడు మనం a మరియు b లను సులభంగా భర్తీ చేస్తాము కాబట్టి రెండు వైపుల నుండి ఎర్రర్ ని కూడా చేర్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ప్రాథమిక సూత్రాలను తెలుసుకున్నందున మీరు దీన్ని ఎల్లప్పుడూ లెక్కించవచ్చు మీకు ఈ ప్యాటర్న్ తెలుసు కావున మీరు ఎల్లప్పుడూ విలువను ఉంచవచ్చు మరియు సంఖ్యాపరంగా దాన్ని పరిష్కరించవచ్చు చాలా విశ్లేషణాత్మక వ్యక్తీకరణలు ఉండకపోవచ్చు కానీ మీరు దీన్ని ట్రయల్ మరియు ఎర్రర్ మొదలైన వాటితో పరిష్కరించవచ్చు మీరు చేయవచ్చు కాబట్టి నేను H ప్లేన్ విషయాలు రాయడం లేదు మీరు సుమారుగా మీరు ఉంచవచ్చు మరియు మీకు మరింత అధునాతనమైన విషయం కావాలంటే అసలు పని చేయండి నేను చెప్పదలచిన తదుపరి విషయం ఏమిటంటే డైరెక్టివిటీ గురించి ఇది ఒక ఆసక్తికరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు మనకు E మరియు H అనే ఫీల్డ్స్ తెలుసు కాబట్టి మనం డైరెక్టివిటీని కనుగొనవచ్చు కానీ మేము అలా చేయాలనుకుంటే అంటే మీరు ఆ Eθ మరియు Hφ వ్యక్తీకరణల నుండి Pr ను కనుగొంటారు ఒక ఇంటిగ్రేషన్ వస్తోందని మీరు చూస్తారు ఇది ఒక గజిబిజిగా ఉన్న సమస్యను పరిష్కరించడం అంత సులభం కాదు కాబట్టి మాక్సిమం పవర్ రేడియేషన్ డైరెక్షన్ కోసం ప్రజలు ఏమి చేస్తారు z అనేది 0 కి సమానమని మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి డైరెక్టివిటీ యొక్క న్యూమరేటర్ ని మేము సులభంగా తెలుసుకోవచ్చు దానిని ఎలా కనుగొనాలి టోటల్ పవర్ రేడియేటెడ్ ఎంత ఫార్ ఫీల్డ్స్ నుండి లెక్కించడానికి బదులుగా టోటల్ పవర్ రేడియేట్ ద్వారా లెక్కించవచ్చు అని మేము చెప్పగలం మేము ఎపర్చరు ఫీల్డ్స్ నుండి కూడా లెక్కించవచ్చు ఎందుకంటే ఎపర్చరు పంపుతోంది కనుక ఇది ఒక సులభమైన మార్గం ఎందుకంటే ఇది యూనిఫామ్ ఫీల్డ్ ఎపర్చరు ఫీల్డ్ అంటే ఏమిటో మనకు తెలుసు మేము Ey ని చూశాము మరియు ఎపర్చరులో మాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది కాబట్టి సులభంగా దానిని వ్రాయగలను ఎపర్చరు వద్ద Ha axE0ղ a2x'≤ a2 b2≤y'≤ b2లేకపోతే 0 కాబట్టి మీరు Pr ను కనుగొనవచ్చు Pr ½ ∬ a2 to a2 b2 to b2IE0I2ղ dxdy ఎందుకంటే వేవ్గైడ్ యొక్క మీ సర్ఫేస్ ఏరియా z డైరెక్షన్ లో ఉంటుంది అప్పుడు డాట్ ప్రోడక్ట్ క్యాన్సిల్ అవుతుంది కావున చివరిగా అది abIE0I22ղ అవుతుంది z వద్ద మాక్సిమం రేడియేషన్ అనేది θ0 డైరెక్షన్ లో వస్తుంది dpdΩIθ0r2xపాయింటింగ్ వెక్టార్ r2½ EθHφ EφHθr22ղEθ2Eφ2 EθEφ మనకు తెలిస్తే అందులో θ0 ని ఉంచితే X0Y0E వ్యక్తీకరణ నుండి Eθ∝sinφEφ∝cosθ కాబట్టి ఇది ఏమిటో ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు Eθ2Eφ2∝1 అంటే φ లో వైవిధ్యం లేదు కాబట్టి మీరు ఇక్కడ ఉంచవచ్చు నేను మళ్ళీ ఈ విలువను పెడితే అది dPdΩIθ0r22ղabkE02πr2 అవుతుంది కాబట్టి మీకు లభించిన dPdΩ ని కనుగొన్నాను Pr నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను డైరెక్టివిటీని కనుగొనగలను D అనేది 4πa2b2IE0I22ղλ2 abIE0I22ղ 4πaλbλ అవుతుంది ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పగలను ఒకటి నేను 4πλ2Ab ఎపర్చరు యొక్క ఫిజికల్ ఏరియా అని వ్రాయగలను D అనేది ఏదైనా యాంటెన్నా కోసం అది సమానమని మనము కనుగొన్నాము కాబట్టి ఇది ఎపర్చరు యొక్క ఫిజికల్ ఏరియా అని మీరు చూస్తారు ఇది ఎపర్చరు యొక్క మాక్సిమం ఎఫెక్టివ్ ఏరియా కాబట్టి ఈ సందర్భంలో Ab మరియు Aem రెండూ ఒకేలా ఉంటాయి అప్పుడు ఎపర్చరు ఎఫిషియన్సీ అనే పదాన్ని నిర్వచించాము ఎపర్చరు ఎఫిషియన్సీ అంటే ఏమిటి ఎపర్చరు ఎఫిషియన్సీ Aem Ab ఎందుకంటే ఏదైనా యాంటెన్నా డిజైనర్లు నేను Aem ను వీలైనంత పెద్దదిగా చేయాలనుకుంటున్నాను ఈ సందర్భంలో మనం ఎంత పొందుతున్నాం ఇది 1 లేదా 100 శాతం వస్తుంది కాబట్టి ఫిజికల్ ఏరియా మరియు ఎపర్చరు మాక్సిమం ఎఫెక్టివ్ ఏరియా లేదా ఎలక్ట్రికల్ ఏరియా లను మీరు చూస్తారు అవి ఒకే విధంగా ఉంటాయి ఎందుకు యూనిఫామ్ ఇల్యూమినేషన్ కోసం ఇది జరుగుతుంది కాబట్టి మనం ఇతర ఉదాహరణలను చూస్తాము నేను ఎపర్చర్ను యూనిఫామ్ ఇల్యూమినేషన్ చేయకపోతే నేను వీటిని పొందలేను మొదటి ఉపన్యాసంలో అర్రే యాంటెన్నాల ను పరిచయం చేస్తున్నప్పుడు లాంబ్డా పరంగా పెద్ద యాంటెన్నా నిరించడానికి ప్రయత్నిస్తానని నేను చెప్పాను కాబట్టి ఆ ఫిజికల్ ఏరియా యొక్క కొన్ని కారకాలలో డైరెక్టివిటీ ఒకటి ఇప్పుడు మేము దానిని చూస్తాము మీరు యూనిఫాం ఇల్యూమినేషన్ కలిగి ఉంటే ఎఫిషియన్సీ100 శాతం ఉండటానికి పూర్తి ఏరియాని పూర్తి ఎఫెక్టివ్ ఏరియా గా పొందవచ్చు కాకపోతే తక్కువ ఎఫిషియన్సీ వస్తుంది మరియు ఇక్కడ నుండి మేము చర్చించిన బీమ్ ఎఫిషియన్సీ వంటి ఇతర విషయాలను కూడా లెక్కించవచ్చు మెయిన్ బీమ్ లో పవర్ ఏమిటి మెయిన్ బీమ్ లో ఉండే బీమ్ ఎఫిషియన్సీని కూడా నేను వ్రాయగలను బీమ్ ఎఫిషియన్సీ∬0 to 2π0 to θn1Uθφsinθdθdφ∬0 to 2π0 to πUθφsinθdθdφ కాబట్టి రేడియోమెట్రీ రేడియో ఆస్ట్రానమీ రాడార్కు చాలా ఎక్కువ బీమ్ ఎఫిషియన్సీ అవసరం సుమారు 100 శాతం కావాలి కాబట్టి సైడ్ లోబ్స్లో నాయిస్ వస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్ లో అమర్చిన రెక్టాంగ్యులర్ ఎపర్చరు యొక్క ఫీల్డ్ ప్యాటర్న్ అని మీరు చూడవచ్చు ఇక్కడ దీనిని ప్లాట్ చేయాలి ఇది బాలానిస్ పుస్తకం నుండి తీసుకున్నాము అతను a3λ b 2λ అని తీసుకున్నాడు ఇది రెక్టాంగ్యులర్ ఎపర్చరు కాబట్టి పిక్అనేది 0 వద్ద ఉందని మీరు చూస్తారు కానీ ఎన్ని సైడ్ లోబ్స్ ఉన్నాయి వీటిని ఎప్పుడైనా లెక్కించవచ్చు ఇక్కడ దాదాపుగా 4 5 సైడ్ లోబ్స్ ఉన్నాయి కాబట్టి ఇది రెక్టాంగ్యులర్ ఎపర్చర్కు బదులుగా ఒక స్క్వేర్ ఇది ఒక స్క్వేర్ ఎపర్చరు ఇది ab3λ కు సమానం అప్పుడు మీరు ఇక్కడ నల్లగా చూసే ప్యాటర్న్ E ప్లేన్ మరియు డాష్డ్ లైన్ తో వున్నది H ప్లేన్ ప్యాటర్న్ ఇప్పుడు 'a' విలువ ఎక్కువ గా ఉన్నందున మీరు H ప్లేన్ న్యారో గా ఉంటుందని చూస్తారు మీకు విస్తృత పరిమాణం ఉంటే H ప్లేన్లో మీకు మరింత సంకోచించిన విషయం ఉంది మరియు ఇది మళ్ళీ రెక్టాంగ్యులర్ ఎపర్చరు లో వస్తుంది దానితో మేము ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాము తరువాతి ఉపన్యాసంలో మనకు యూనిఫామ్ ఇల్యూమినేషన్ కి బదులుగా మరొక ఇల్యూమినేషన్ ఉంటే అప్పుడు ఇది ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం ధన్యవాదాలు